కాబట్టి ఇప్పుడు ఈ మాడ్యూల్ 2D FEMని చూడబోతోంది ఇది ప్రాథమికంగా మనం 1Dలో చూసిన వాటికి పొడిగింపు కాబట్టి ఇది ఒక విధమైన ప్రవాహం ఇక్కడ మనం ఏదో ఒక విధమైన ముఖ్యమైన వాటి ద్వారా వెళతాము అంటే మనం నేరుగా వెక్టర్ పరిమిత మూలకాలను చూడబోతున్నాం నేను మీకు చూపించినవి 1Dలో నోడ్ ఆధారితమైనవి మరియు 2D ఆధారిత నోడ్కి సంబంధించిన షేప్ ఫంక్షన్లను నేను మీకు చూపించాను కాబట్టి మనం ఏమి చేస్తాము అంటే మనం నేరుగా వెక్టర్ ఆధారిత పరిమిత మూలకాలకు వెళ్తాము ఎందుకంటే మీరు 1D నుండి 2D స్కేలార్ యొక్క లాజిక్ను అనుసరించడం సులభం కాబట్టి మనం మరింత ఆసక్తికరమైన 2D వెక్టార్ని చేద్దాం లేదా దాని యొక్క ఇతర పదం ఆ టెక్స్ట్లో ఎడ్జ్ ఆధారితమైనది దీనిని నోడ్ బేస్డ్ మరియు ఎడ్జ్ బేస్డ్ అని సూచిస్తారు కాబట్టి మనకు తెలిసిన షేప్ ఫంక్షన్ల రకాన్ని చూద్దాం కాబట్టి మనం కలిగి ఉన్న స్కేలార్ షేప్ ఫంక్షన్ ఏమిటి ఎందుకంటే మీ మెమరీని రిఫ్రెష్ చేయడానికి నేను నోడ్లు 1 2 3 మరియు కొంత పాయింట్ Pని కలిగి ఉంటాను కాబట్టి నేను అని నిర్వచించాను మరియు ఉదాహరణకు ఇది ఒక లీనియర్ ఫంక్షన్గా మారిపోయింది కాబట్టి ఉదాహరణకు కలిగి ఉన్నాము దానిని మనం షేప్ ఫంక్షన్గా నిర్వచించాము కాబట్టి ఇది నోడ్ ఆధారితమైనది మరియు చివరకు దీనితో మనం ఏమి చేసాము లోపల ఎక్కడైనా ఫీల్డ్ అవుతుంది కాబట్టి 2D నోడ్ ఆధారిత విషయం చాలా సులభం కాబట్టి ఇది నోడ్ ఆధారిత 2D అని ఇక్కడ వ్రాస్దాం కాబట్టి మీరు లోపలికి ఏదైనా విలువ తీసుకుంటే నేను దానిని సరళ కలయికగా వ్రాయగలను మరియు ఇవి లీనియర్ ఫంక్షన్లు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నేను దీని నుండి వెక్టర్ ఫంక్షన్లను ఎలా నిర్మించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ సమాధానం చాలా అందమైన రేఖాగణిత సమాధానంగా ఉండే పరిస్థితి కాబట్టి నేను దానిని వ్రాస్తాను మరియు దాని లక్షణాలు ఏమిటో చూద్దాం కాబట్టి నేను వెక్టార్ ఫంక్షన్ Tని నిర్వచించబోతున్నాను కాబట్టి ఇది వెక్టార్ ఫంక్షన్ అంటే అంతరిక్షంలో ఏ సమయంలోనైనా ఇది పరిమాణం మరియు దిశను కలిగి ఉంటుంది ఇది ఈ ఫంక్షన్కు భిన్నంగా ఉంటుంది ఇది ఏ సమయంలోనైనా స్కేలార్ ఫంక్షన్ను కలిగి ఉంటుంది కాబట్టి ఈ కాబట్టి k 1 2 3 కావచ్చు కాబట్టి వెక్టర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో గమనించండి నేను దీని గ్రేడియంట్ తీసుకుంటున్నాను కాబట్టి మనం ఏవైనా వివరాలను పొందే ముందు ఇది ఏ డిగ్రీని మీరు భావిస్తున్నారు విద్యార్థి సర్ లీనియర్ మాత్రమే నేను గ్రేడియంట్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఇది సరళంగా ఉంటుంది విద్యార్థి అది అక్కడ మొదటి ఆర్డర్లో వారు 0కి వెళతారు ఆపై నాకు Li మాత్రమే ఉంటుంది కాబట్టి మళ్లీ నేను చాలా మంచి రేఖాగణిత లక్షణాలను కలిగి ఉంటాను ఎందుకంటే అన్ని నిబంధనలు రద్దు చేయబడ్డాయి మరియు మీరు ఈ వ్యక్తీకరణను వదిలివేస్తారు కాబట్టి కాబట్టి ఇది వెక్టర్ షేప్ ఫంక్షన్ల నిర్వచనం కాబట్టి మీకు ఉంటుంది L అనేది పైన పేర్కొన్న విధంగానే ఉంటుంది నోడ్ కేసులో నేను నిర్వచించిన అదే Li నేను ఇక్కడే ఉపయోగించాను అవును నేను తదుపరి విషయాన్ని నిర్మించడానికి దాన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి x కాంపోనెంట్లో x లేదు y కాంపోనెంట్లో y లేదు మరియు ఇది జరుగుతుందని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ విషయాన్ని రూపొందించిన విధానంలో x డిపెండెంట్ నిబంధనలను రద్దు చేయడం మీకు తెలుసు కాబట్టి ఈ వ్యక్తీకరణను ఇలా వ్రాయడం వాస్తవానికి ఎలా ఉంటుందో మీకు అంతగా అవగాహన లేదు కాబట్టి మీరు నోడ్ బేస్డ్ లేదా ఎడ్జ్ బేస్డ్ ఎందుకు ఉపయోగించాలి కాబట్టి మనం కొద్దిసేపటి తర్వాత దానికి వస్తాము కానీ ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మాక్స్వెల్ సమీకరణాలు వెక్టర్ ఫీల్డ్ల గురించి చెప్పాము కాబట్టి స్కేలార్ ఫంక్షన్ల పరంగా పరిష్కారాన్ని ఉంచడం ద్వారా మీరు కొంచెం ఖచ్చితత్వాన్ని కోల్పోతారు కాబట్టి వెక్టర్ ఆధారిత సూత్రీకరణలు చాలా ఖచ్చితమైనవి నోడ్ ఆధారిత సూత్రీకరణ విషయంలో అంతర్గత ప్రతిధ్వని అని పిలువబడే సమస్య ఉంది ఇక్కడ మీరు కొన్ని కృత్రిమమైన పరిష్కారాలను పొందుతారు భౌతికంగా ఉనికిలో లేని పరిష్కారాలు కానీ మీరు నోడ్ ఆధారంగా సమీకరణాల వ్యవస్థను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు అవి కనిపిస్తాయి మీరు ఎడ్జ్ ఆధారిత మూలకాలను సరిగ్గా ఉపయోగించినప్పుడు అవి అదృశ్యమవుతాయి కాబట్టి బేసిస్ ఫంక్షన్స్ ఈ విధంగా కనిపిస్తాయి కనుక ఉదాహరణకు ఇది మీ ఇది మీ మరియు ఇది మీ సరే కాబట్టి నేను చెప్పినట్లుగా స్పేస్ x yలో ఏ సమయంలోనైనా వెక్టార్ ఉంటుంది కాబట్టి పరిమాణం మరియు దిశ ఈ విధంగా ఉంటాయి కాబట్టి నేను ఈ 3 వెక్టార్ ఫీల్డ్ల యొక్క లీనియర్ కలయికగా ఫీల్డ్ను ఏ సమయంలోనైనా వ్రాస్తున్నాను కాబట్టి మనం దానిలోకి వెళ్ళే ముందు కొన్ని లక్షణాలు 2 ప్రధాన లక్షణాలను చూద్దాం కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి ఆస్తి ఏమిటంటే నేను ఉదాహరణకు చూస్తే ఇక్కడ ఏదైనా ఒక అంచుని చూద్దాం కాబట్టి ఇది 1 అని గుర్తుంచుకోండి మరియు మా కన్వెంషన్లో ఇది 2 మరియు 3 సరే కాబట్టి నేను ఉదాహరణకు చూసినప్పుడు ఈ ఉదాహరణలో మీరు ఈ ఫిగర్ నుండి యొక్క 2 3 ఎడ్జ్ అంచున్న ఒక భాగం గమనించవచ్చు అది ఏ విధంగా కనిపిస్తుంది కాబట్టి ఒకదాని కోసం అంచున 2 3 భాగం దిశను మారుస్తుంది అవి కుడి వైపున ప్రారంభమవుతాయి ఆపై ఎడమ వైపుకు స్వింగ్ అవుతాయి కాబట్టి అవును ఫిగర్ సరిగా లేదు అంటే ఫిగర్ నుండి దీన్ని గుర్తించడం సాధ్యం కాదు కానీ మీరు గణన చేస్తే అంచు వెంట ఉన్న వెక్టర్ ఫీల్డ్ యొక్క భాగం స్థిరంగా ఉందని తేలింది కాబట్టి విలువ ఏమిటి విద్యార్థి మొత్తం వెక్టార్ ఫీల్డ్ మొత్తం వెక్టర్ ఫీల్డ్ కాబట్టి నేను దీన్ని ఇది ఇది ఈ బిందువులు మరియు ఇక్కడ ఉన్న ఏదైనా బిందువును మూల్యాంకనం చేస్తున్నాను మరియు ఈ చుక్కల విషయాలతో పాటు నాకు లభించే 1 భాగాన్ని తీసుకుంటాను విద్యార్థి లోపల ఎడ్జ్ కాదు ఎడ్జ్ మాత్రమే లోపలికి కాదు అది మొదటి విషయం ఇతర అంచుల వెంట T1 గురించి ఏమిటి కాబట్టి మన ఎడ్జ్ 1 2 మరియు 3 1 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు విద్యార్థి నార్మల్ నార్మల్ ఇది పూర్తిగా సాధారణమైనది టాంజెన్షియల్ కాంపోనెంట్ లేదు సరే కాబట్టి ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమిటని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇతర 2 అంచుల వెంట ఫీల్డ్ యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ను అస్సలు పాడు చేయదు కాబట్టి ఎడ్జ్ 1 బై ఎడ్జ్ 1 యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే ఎడ్జ్ 2 3 మరియు ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ను పరిశీలిస్తే అంచు 2 వెంబడి మాత్రమే 1 ఉంటుంది ఇతర అంచుల వద్ద 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఉదాహరణకు నేను దీన్ని 1 3 అంటే 0కి సమానం అని వ్రాయాలి విషయం మీద ఆధారపడి ప్లస్ లేదా మైనస్ 1 కావచ్చు విద్యార్థి అవును కన్వెంషన్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని చేసినప్పుడు నేను ఫీల్డ్ని ఏ సమయంలోనైనా వ్రాయగలను ఇప్పుడు దానిని ఎలా వ్రాయగలను

ఇది సరళ కలయిక నేను అలా రాయబోతున్నాను కాబట్టి దీన్ని చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి నా తెలియనివి ఫీల్డ్లోని టాంజెన్షియల్ భాగాలు నేను ఏదైనా ఒక అంచు వెంట వెళితే నేను 1 లేదా మైనస్ 1 పొందుతాను కాబట్టి నేను సూత్రీకరించిన సమస్యలో వాటిని ఇప్పుడు నాకు తెలియని తో గుణించాను నేను వెక్టర్ ఆధారిత సూత్రీకరణ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను అంటే నాకు తెలియని వాటిని వెక్టర్లుగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు తెలియనివి వెక్టర్లుగా ఉండాలని నేను కోరుకున్నాను కనుక నేను చేసినది తెలియని వెక్టర్లను నేను స్కేలార్ గా వ్రాసాను అది తెలిసిన వెక్టర్ ఫీల్డ్తో గుణించబడుతుంది ఇది పరిష్కరించడం సులభం కాబట్టి ఇప్పుడు తెలియనివి స్కేలర్లు స్కేలర్లు ఏమిటి దీన్ని చేయడం వల్ల మీరు చూడగలిగే ఇతర ప్రయోజనం ఏమైనా ఉందా ఒకటి కంటే ఎక్కువ మూలకాల గురించి ఆలోచించడం సూచన కాబట్టి బయట ఇవన్నీ 0 అవుతాయి కనుక సాధారణ అంచుల గురించి ఈ విషయాల యొక్క మంచి ధర్మం ఏమిటి టాంజెన్షియల్ బౌండరీ కండిషన్ స్వయంచాలకంగా చూసుకుంటుంది ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ 1 త్రిభుజం మరియు ఇక్కడ మరొక త్రిభుజం కలిగి ఉన్నాను విద్యార్థి కంటిన్యూస్ సర్ అవును మాక్స్వెల్ సమీకరణం చెప్పేది ఏమిటంటే ఫీల్డ్లు ఏదైనా బౌండరీని కలిగి ఉండే టాంజెన్షియల్ ఫీల్డ్లు కొంత స్వచ్ఛమైన ఉపరితల కరెంట్ ఉంటే తప్ప ఒకేలా ఉంటాయని మనకు తెలుసు మనం దానిని తరువాత వ్యవహరించవచ్చు కాబట్టి మీకు ఇక్కడి నుండి ఖాళీ స్థలం లేదా కొన్ని సజాతీయ లేదా వైవిధ్యమైన మెటీరియల్ తెలుసునని నేను మనకు తెలియజేసినట్లయితే అది ఏ సరిహద్దు ఇంటర్ఫేస్ వద్ద పట్టింపు లేదు టాంజెన్షియల్ ఫీల్డ్లు సంతృప్తి చెందాయి కాబట్టి నేను ఈ మొదటి మూలకం 1 లోపల బేసిస్ ఫంక్షన్లను తీసుకుంటే నేను వేరియబుల్ని గా కేటాయించినట్లయితే అది మూలకం 1కి సాధారణం మరియు మూలకం 2కి సాధారణం ఎందుకంటే ఆ విలువ భాగస్వామ్యం చేయబడినది ఇది నోడ్ ఆధారిత 1D FEMలో మనం కలిగి ఉన్నటువంటిది నోడ్ వద్ద ఉన్న విలువ 2 వేరియబుల్స్ 1 వేరియబుల్ ఎందుకు సృష్టించాలి అనే రెండు మూలకాలకు సాధారణం కాబట్టి సరిహద్దు టాంజెన్షియల్ బౌండరీ కండిషన్స్ స్వయంచాలకంగా సంతృప్తి చెందాయి కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ లక్షణాలను కలిగి ఉండటానికి వీటిని నిర్మించడానికి ప్రజలు చాలా ప్రయత్నాలు చేశారు ఈ ప్రాపర్టీలను కలిగి ఉండేలా ఈ బేసిస్ ఫంక్షన్స్లను డిజైన్ చేయడం సంతోషకరమైన యాదృచ్చికం మాత్రమే కాదు ఎందుకంటే మీరు బౌండరీ కండిషన్స్ ఉచితంగా సంతృప్తి పరచినట్లయితే ఒక పరిష్కారం మరింత ఖచ్చితమైనదిగా ఉంటుంది కాబట్టి ఈ బేసిస్ ఫంక్షన్స్ వారు సాహిత్యంలో వివిధ పేర్లతో వెళతారు కనుక ఒక సంఘం వారు విట్నీ మూలకాలు అని పిలవబడే కొన్ని పేర్లను నేను వ్రాస్తాను మరియు మరొక సంఘం వాటిని నెడెలెక్ మూలకాలు అని పిలుస్తుంది విద్యార్థి సమస్య కాబట్టి ప్రశ్న ఏమిటంటే నాకు 2 అడ్జసెంట్ 2 ఉంటే మీరు ఏమని పిలుస్తారు విద్యార్థి త్రిభుజం త్రిభుజ మూలకాలు అని పిలుస్తాము ఇక్కడ ఈ బాణాల దిశ ఏ దిక్కులో ఉంది కాబట్టి మనం ఆచరణలోకి వచ్చినప్పుడు వెక్టర్ ఫీల్డ్ ఏ దిశలో వెళుతుందో అదే దిశలో ఒక నిర్దిష్ట అంచు వెంట స్థిరత్వం ఉందని మనం నిర్ధారించుకోవాలి కాబట్టి ఇవన్నీ స్థానిక నుండి ప్రపంచ కన్వెంషన్ల క్రింద జాగ్రత్త తీసుకోబడతాయి కాబట్టి FEMలో నేను లోకల్ నుండి గ్లోబల్కి మరియు గ్లోబల్ నుండి లోకల్కి వెళ్లినప్పుడు ప్రతిదీ స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తారు వాస్తవానికి ఇది చాలా కోడింగ్ తప్పులకు మూలం కూడా అవుతుంది కాబట్టి మనం ఇచ్చిన అంచు వెంట ఫీల్డ్ యొక్క స్థిరమైన దిశ ఉందని నిర్ధారించుకోవాలి 1 మూలకం ఈ విధంగా ఉందని చెప్పడం మరొక మూలకం ఈ విధంగా ఉందని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే తెలియని రెండింటికీ సాధారణం మరియు ఫీల్డ్కు ప్రత్యేకమైన దిశ మాత్రమే ఉంది కాబట్టి షేప్ ఫంక్షన్లతో అందరూ సౌకర్యవంతంగా ఉంటారు కాబట్టి మీరు నిర్మించిన వెక్టర్ ఫీల్డ్ను మీరు చూడటం బహుశా ఇదే మొదటిసారి కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు పరిష్కారాన్ని సూచించడంలో మెరుగైన ఖచ్చితత్వాన్ని పొందుతారు మరియు ఉదాహరణకు సమగ్ర సూత్రీకరణలో మనం చేసిన స్కాటరింగ్ సమస్య TM పోలరైజేషన్ మనకు తెలియదు నేను ఇప్పుడు అదే సమస్యను పరిష్కరించాలనుకుంటే నాకు తెలియని H ఈ ప్లేన్లో వెక్టర్స్ పరంగా వ్రాయబడుతుంది కాబట్టి నేను తో పని చేయాల్సిన అవసరం లేదు Hతో పని చేయవచ్చు నేను 1 నుండి 2 వరకు ప్రయాణించినప్పుడు తీసుకోవాలి విద్యార్థి అవును విద్యార్థి ఆ వైపు 0 చూద్దాం U యొక్క టాంజెన్షియల్ భాగాలు మరియు ఇవి విద్యార్థి ఎప్పుడు జరుతుంది సర్ నేను ఈ దారిలో వెళ్తునప్పుడు నేను నోడ్ 1 నుండి 2 వరకు పని చేస్తున్నాను మరియు అవును ఏదైనా అంచుని తీసుకొని దానితో పాటు పని చేయండి విద్యార్థి అవును టాంజెన్షియల్ కాంపోనెంట్తో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు విద్యార్థి అవును అవును ప్రతి ఒక్కరికీ నార్మల్ కాంపొనెంట్ ఉంటుంది కాబట్టి టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది ఆ ఒక్క భాగం ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ నిర్దిష్ట అంచుల వెంట స్థిరమైన భాగం టాంజెన్షియల్ భాగం కాదు నార్మల్ భాగం కాబట్టి అది బౌండరీలో ప్రవాహాలను సంరక్షించడానికి వారిని అనుమతిస్తుంది మా విషయంలో మనకు సరైన ప్రవాహం లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రశ్న ఉందా విద్యార్థి అది మునుపటి స్లయిడ్ x కాంపోనెంట్లో x ఎందుకు లేదు మరియు y కాంపోనెంట్లో y లేదు అంటే మీరు బీజగణితాన్ని చేసిన తర్వాత అది ఎలా మారుతుంది నేను తుది ఫారమ్ను వ్రాస్తాను కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే చిన్నవిగా ఉంటాయి చిన్న a చిన్న b చిన్న c అవన్నీ త్రిభుజం యొక్క కోఆర్డినేట్లను దాని లోపల కలిగి ఉంటాయి కాబట్టి వారు ఈ నిర్వచనాన్ని నిర్మించడంలో పాల్గొంటారు కాబట్టి మీరు దాన్ని పని చేయవచ్చు అవన్నీ రద్దు చేయబడతాయి మీరు ఈ చాలా సరళమైన రూపాన్ని కలిగి ఉన్నారు ఇది కొద్దిగా సహజమైనది మరియు ఆశ్చర్యకరమైనది కానీ అది లభిస్తుంది కానీ బీజగణితంలో దీన్ని వ్రాయడం ఒక సాధారణ సాధకం